కాబట్టి మనము టైమింగ్ క్లోజర్పై చర్చతో కొనసాగిస్తాము ఈ ఉపన్యాసంలో ఈ స్టాటిక్ టైమింగ్ విశ్లేషణ ఎలా పనిచేస్తుందో కొంత వివరంగా చర్చిస్తాము ఇప్పుడు మన చివరి ఉపన్యాసంలో మనము ప్రస్తావించిన వాటిని గుర్తు చేసుకోండి స్టాటిక్ టైమింగ్ అనాలిసిస్ అనేది సాఫ్ట్వేర్ సాధనం దీనిని మీరు కాంబినేషన్ సర్క్యూట్ నెట్లిస్ట్లో చెత్త కేసు ఆలస్యాన్ని అంచనా వేయవచ్చు కాబట్టి సర్క్యూట్ నెట్ జాబితాలోని డిజైన్లో సమయ ఉల్లంఘనలను గుర్తించడానికి విశ్లేషణ చాలా ఉపయోగపడుతుంది కాబట్టి మనము తదుపరి దశకు వెళ్ళవచ్చు మరియు ఆ ఉల్లంఘనలను సరిదిద్దడానికి ప్రయత్నించవచ్చు కాబట్టి మనము ఈ ఉపన్యాసంతో ముందుకు వెల్దాము ఇక్కడ మనం ప్రారంభంలో మాట్లాడేది ఏమిటంటే దాదాపు అన్ని డిజిటల్ ఐసిలు సింక్రోనస్ ఫినిట్ సెట్ మెషీన్లు దీనిని వివరించడానికి ప్రయత్నిద్దాం కాబట్టి పరిమిత సెట్ యంత్రం ఎలా ఉంటుంది మొదట దానిని చూద్దాం కాబట్టి ఏదైనా పరిమిత సెట్ యంత్రం అంటే సింక్రోనస్ సీక్వెన్షియల్ సర్క్యూట్ను ఈ క్రింది విధంగా మోడల్ చేయవచ్చు కాబట్టి మీకు కాంబినేషన్ సర్క్యూట్ ఉంది మీకు ఫ్లిప్ ఫ్లాప్ల సమితి ఉంది కాబట్టి నేను వాటిని విడిగా చూపిస్తున్నాను కాబట్టి కొన్ని ప్రాధమిక ఇన్పుట్లు వస్తున్నాయి ఇవి ప్రాధమిక ఇన్పుట్లు కొన్ని ప్రాధమిక ఉత్పాదనలు PO నుండి వస్తున్నాయి కొన్ని అవుట్పుట్లు ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ఇన్పుట్కు వెళ్తున్నాయి కాబట్టి దీనిని మనం తదుపరి స్థితి గా పిలుస్తాము మరియు దీనిని ప్రస్తుత స్థితి పిఎస్ అని పిలుస్తాము మరియు ఒక గడియారం ఉంది ఇది ఫ్లిప్ ఫ్లాప్కు అందిస్తుంది కాబట్టి సాధారణంగా ఈ మోడల్లో గడియారం ఇలాగే వెళ్ళే ఆవర్తన సంకేతం ఇది గడియారం యొక్క సానుకూల అంచు వద్ద ప్రేరేపించబడిందని అనుకుందాము కాబట్టి గడియారం యొక్క ప్రతి పాజిటివ్ అంచు వద్ద ఇక్కడ ఇక్కడ మరియు ఇక్కడ ఈ స్థితి మార్పులు జరుగుతాయి కాబట్టి స్థితి మార్పుల ద్వారా మనము ఏమి అర్థం చేసుకున్నాము ఈ గడియారం ఉన్న తర్వాత మీరు ఒక నిర్దిష్ట నమూనా కోసం చూస్తారు ఈ సమయం తరువాత చెపుతాను కాంబినేషన్ సర్క్యూట్కు ఇన్పుట్లు స్థిరంగా ఉన్నాయి పిఐ వస్తోంది ఈ పిఎస్ కూడా స్థిరంగా ఉంది కాబట్టి కాంబినేషన్ సర్క్యూట్ కొంత జాప్యం అవుతుంది ఆ జాప్యం తరువాత ఇది పిఒ మరియు ఎన్ఎస్ కనుగొంటుంది తదుపరి అంచు వచ్చినప్పుడు ఈ NS ఇప్పటికే ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ఇన్పుట్ వద్ద ఉంది కాబట్టి తదుపరి గడియారం వచ్చినప్పుడు ఈ NS నిల్వ చేయబడుతుంది మరియు ఇది ఇప్పుడు తదుపరి చక్రానికి PS గా మారుతుంది కాబట్టి ఈ విధంగా ఇది కొనసాగుతుంది మరియు మళ్ళీ ఈ గడియార కాలం కాంబినేషన్ సర్క్యూట్ జాప్యం ద్వారా మాత్రమే కాకుండా ఈ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క కొన్ని లక్షణాలు ఈ సెటప్ మరియు హోల్డ్ సమయాలు సెటప్ మరియు హోల్డ్ చేయండి ఇప్పుడు కాంబినేషన్ సర్క్యూట్ యొక్క ఈ మోడల్ మీరు సమయానికి అన్రోల్ చేస్తున్నట్లుగా వ్యక్తీకరించబడుతుంది నేను ఈ ఇన్పుట్లను కలిగి ఉన్నాను అవి వరుసగా వస్తున్నాయి మొదట I1 తరువాత I2 తరువాత I3 తరువాత I4 ఇలా అనుకుందాము ఇప్పుడు ఈ మోడల్లో అవి ప్రతి పునరావృతంలో వరుసగా వస్తున్నాయి నేను ఒక ఇన్పుట్ను వర్తింపజేస్తున్నాను మరియు తదుపరి స్థితి రాబోతోంది ప్రస్తుత స్థితిగా మారుతోంది అప్పుడు నేను I2 తరువాత I3 తరువాత I4 మరియు మొదలైనవి వర్తింపజేస్తాను ఇప్పుడు మనము అన్రోలింగ్ అనే ప్రక్రియను చేయాల్సి ఉంటుంది కొన్నిసార్లు విశ్లేషణను మోడలింగ్ చేయడానికి వాస్తవ సర్క్యూట్ సాక్షాత్కారం కోసం మాత్రం కాదు కాబట్టి మనము ఈ పునరుక్తి నిర్మాణాన్ని అన్రోల్ చేస్తాము ఉదాహరణకు నేను దీన్ని 3 సార్లు అన్రోల్ చేసాను కాబట్టి ఇక్కడ నేను చెబుతున్నది ఏమిటంటే ఈ I1 I2 I3 ఇవి ఒకే సమయంలో వర్తింపజేసినట్లుగా 3 3 3 గా మనము విభజిస్తున్నాము మరియు నేను ఈ రేఖాచిత్రంలో చూపించిన విధంగా కాబట్టి ఇక్కడ వాస్తవానికి మనము 3 సార్లు సర్క్యూట్ను అన్రోల్ చేసాము కాబట్టి ఇక్కడ మీరు అదే సర్క్యూట్ చూస్తే మనము దానిని 3 సార్లు అన్రోల్ చేసాము కాబట్టి ఇక్కడ మీరు అదే సర్క్యూట్ చూస్తే మనము దానిని 3 సార్లు అన్రోల్ చేసాము కాబట్టి మొదటి కాపీ దాని అవుట్పుట్ ఫ్లిప్ ఫ్లాప్కు వెళుతుంది దాని అవుట్పుట్ రెండవ కాపీకి వస్తుంది అవుట్పుట్ ఫ్లిప్ ఫ్లాప్కు వెళుతుంది ఈ అవుట్పుట్ మూడవ కాపీకి వస్తుంది ఇప్పుడు నేను చూపించనిది ఏమిటంటే ఇక్కడ ఇన్పుట్ I1 ఇక్కడ వస్తోంది ఇన్పుట్ I2 ఇక్కడ వస్తోంది ఇన్పుట్ I3 వస్తోంది కాబట్టి ఇక్కడ ఒక గడియారంలో మనము మునుపటి సర్క్యూట్లో 3 గడియారాల పనిని చేస్తున్నాము ఇప్పుడు కాంబినేషన్ సర్క్యూట్లలో జాప్యం సంబంధిత విషయాలను సంగ్రహించడానికి మరియు గడియారపు అంచు అంతటా ఇది ఎలా ప్రభావం చూపుతుందో తెలుసుకోవడానికి మనము తరచూ ఈ రకమైన అన్రోలింగ్ చేస్తాము కాబట్టి ఆ విశ్లేషణ కోసం కొన్నిసార్లు మనం ఇలాంటి సీక్వెన్షియల్ సర్క్యూట్ను అన్రోల్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇచ్చిన రూపకల్పనలో మీరు కలిగి ఉన్న గరిష్ట గడియార పౌన పున్యం గురించి మనము మాట్లాడేటప్పుడు మనము నియంత్రించగల 3 విషయాలు ఉన్నాయి ఇప్పుడు ఇది కూడా సెటప్ మీద ఆధారపడి ఉంటుంది మరియు సెటప్ మరియు హోల్డ్ టైమ్స్ మనం నియంత్రించలేమని అని నేను పేర్కొన్నాను ఎందుకంటే మనం ఇప్పటికే ఈ స్టోరేజ్ సెల్ను కొన్ని టెక్నాలజీ లైబ్రరీ నుండి తీసుకుంటున్నాము అవి ముందే రూపొందించబడింది మరియు ముందే రూపకల్పన అంటే సెటప్ మరియు హోల్డ్ టైమ్స్ ఇప్పటికే పేర్కొనబడ్డాయి కాబట్టి డిజైనర్గా నేను ఈ సెటప్ సమయాన్ని ఎక్కువ లేదా తక్కువ లేదా హోల్డ్ టైమ్స్ ఎక్కువ లేదా తక్కువ చేయలేను అవి పరిష్కరించబడతాయి కానీ మనం చుట్టూ మార్చగల పారామితులు గేట్ జాప్యాన్ని నియంత్రించవచ్చు కాబట్టి మనము ఒక గేటును చిన్నదిగా చేయవచ్చు మనము ఒక గేటును పెద్దదిగా చేయవచ్చు ఇది గేట్ పరివర్తనాల కారణంగా సిగ్నల్ జాప్యంకు అనుగుణంగా ఉంటుంది గేట్ పరివర్తన అంటే ఇన్పుట్ ఒకటి 0 నుండి 1 లేదా 1 నుండి 0 వరకు మారినప్పుడల్లా గేట్ ఇవ్వబడుతుంది ఎంత సమయం తరువాత గేట్ యొక్క అవుట్పుట్ పరివర్తన జరుగుతుందో చూపిస్తుంది ఇది పరివర్తన పరంగా గేట్ జాప్యం అదేవిధంగా వైర్ జాప్యం ఇది ఇంటర్కనెక్టింగ్ వైర్లతో పాటు సిగ్నల్ ప్రసరణ కు అనుగుణంగా ఉంటుంది కాబట్టి మరలా మనం ఇంతకు ముందు చూచినట్లు వైర్ జాప్యాన్ని నియంత్రించగలము బఫర్లను చొప్పించడం ద్వారా వైర్ జాప్యాన్ని చిన్నదిగా చేయగలము ప్రయత్నించండి మరియు చిన్నదిగా చేయగలము కానీ కొన్నిసార్లు మనము వైర్ను పెద్దగా చేయాలనుకుంటున్నాము జాప్యాన్ని పెంచవచ్చు మీరు గుర్తుచేసుకున్నట్లు క్లాక్ నెట్ రౌటింగ్ లో ఈ వక్రతను సర్దుబాటు చేయడానికి మనము వైర్లలో ఒకదాన్ని నెమ్మది చేయవలసి ఉంటుంది అప్పుడు మనం స్నాకింగ్ వంటి ఒక రకమైన జిగ్ జాగ్ మార్గం చేయవలసి ఉంటుంది మొత్తం పొడవు పెరుగుతుంది మరియు జాప్యం సమతుల్యమవుతుంది మరియు మూడవది గడియారపు వక్రీకరణ గడియారపు వక్రీకరణ గరిష్ట గడియార పౌన పున్యాన్ని మరియు గడియారపు వక్రీకరణను కూడా నిర్ణయిస్తుంది కాబట్టి మీరు చాలా మంచి గడియారపు వక్రతతో ఒక డిజైన్ను కలిగి ఉండవచ్చు కొన్ని డిజైన్లకు ఇది చాలా తక్కువగా ఉంటుంది ఇక్కడ ఇది గణనీయంగా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు సమయాన్ని అంచనా వేయడానికి ఈ గేట్ జాప్యం మరియు వైర్ జాప్యాన్ని అంచనా వేయడానికి క్లాక్ వక్రీకరణ మీరు ప్రస్తుతానికి విస్మరిస్తున్నారు కాబట్టి మనము స్టాటిక్ టైమింగ్ అనాలిసిస్ అనే ప్రక్రియను నిర్వహిస్తాము కాబట్టి ఈ విశ్లేషణలో గేట్ మరియు వైర్ జాప్యాలతో పోలిస్తే గడియారపు వక్రీకరణ చాలా తక్కువ అని మనము అనుకున్నాము క్లాక్ వక్రీకరణ మనము విడిగా పరిశీలిస్తాము కాబట్టి గడియార నెట్వర్క్ రూపకల్పన చేయబడి సంశ్లేషణ చేయబడిన తర్వాత మనము మాత్రమే గడియారపు వక్రతలను చూస్తాము మరియు దానిని అవసరమైన విధంగా సర్దుబాటు చేస్తాము కాని మనము స్టాటిక్ టైమింగ్ విశ్లేషణ చేస్తున్నప్పుడు మనము గేట్ జాప్యం మరియు వైర్ జాప్యాన్ని మాత్రమే చూస్తాము స్టాటిక్ టైమింగ్ విశ్లేషణ ఏమిటో చూద్దాం ఈ ప్రక్రియ వాస్తవానికి చేస్తుంది స్టాటిక్ టైమింగ్ అనాలిసిస్ ఇది సీక్వెన్షియల్ సర్క్యూట్ కోసం కాకుండా కాంబినేషన్ సర్క్యూట్ కోసం మాత్రమే పనిచేస్తుందని మీరు గమనించిన మొదటి పాయింట్ కాబట్టి ఇది 2 నిల్వ లేదా ఫ్లిప్ ఫ్లాప్ దశల మధ్య ఇచ్చిన నెట్ జాబితా యొక్క విభాగాన్ని తీసుకుంటుంది ఇది స్వచ్ఛమైన కాంబినేషన్ సర్క్యూట్ ఇది చెత్త కేసు జాప్యాన్ని అంచనా వేస్తుంది సుమారుగా అలాంటిది కాబట్టి ఈ ప్రక్రియ కోసం నేను ఇవ్వబోయే ఉదాహరణ ఇక్కడ కాంబినేషన్ లాజిక్ డైరెక్ట్ చక్రీయ గ్రాఫ్గా వ్యక్తీకరించబడుతుంది డైరెక్ట్ ఎసిక్లిక్ గ్రాఫ్ అంటే ప్రతి అంచులకు బాణం ఉన్న గ్రాఫ్ ఇది సిగ్నల్ పరివర్తన దిశను చూపుతుంది మరియు ఫీడ్బ్యాక్ లేదు దర్శకత్వం వహించిన చక్రం లేదు దర్శకత్వం వహించిన ఎసిక్లిక్ అంటే చక్రాలు లేవు కాబట్టి మనము ఒక ఉదాహరణ తీసుకుంటాము కాబట్టి మనము ఈ ఉదాహరణను పరిశీలిస్తాము ఈ సర్క్యూట్ను విడిగా గీయండి కాబట్టి మనము ఇలాంటి ఉదాహరణ తీసుకున్నాము ఇది మనము తీసుకున్న సాధారణ కాంబినేషన్ సర్క్యూట్ కాబట్టి ఇన్పుట్ దీనిని a b మరియు c అని పిలుద్దాం ఇది x ఈ గేట్ y ఇది z ఇది w మరియు అవుట్పుట్ f కాబట్టి మనము ఇక్కడ ఊహిస్తున్నది ఏమిటంటే ఉదాహరణకి ఈ సర్క్యూట్ సంబంధించి స్టాటిక్ టైమింగ్ విశ్లేషణను వివరిస్తాము నేను సమయం యొక్క ప్రాప్యతను చూస్తాను ఇది నా సమయాన్ని 0 కి సమానంగా సూచిస్తుంది కాబట్టి a b మరియు c వద్ద కొన్ని సిగ్నల్ పరివర్తనాలు కనిపిస్తాయని మనము అనుకుంటాము కాబట్టి సిగ్నల్ పరివర్తన 0 కి సమానమైన సమయంలో జరుగుతోందని మనము ఊహిస్తున్నాము b వద్ద ఇది 1 నుండి 0 లేదా 0 నుండి 1 వరకు ఉంటుంది ఇది పట్టింపు లేదు నేను 1 0 నుండి 1 వరకు చూపిస్తున్నాను B వద్ద ఇది లేదా 0 వద్ద ఉంది మరియు మరొక టైమ్ స్కేల్ అనుకుందాము ఇది 0 6 తరువాత కాబట్టి c లో పరివర్తన కొద్దిసేపటి తరువాత జరుగుతోంది ఇది ఎల్లప్పుడూ జరగవచ్చు అని మీరు చూస్తారు ఎందుకంటే a b c ఇంతకు ముందు వేరే సర్క్యూట్ నుండి వస్తోంది కాబట్టి అన్ని ఇన్పుట్లు ఒకే సమయంలో స్థితిని మారుస్తాయనేది నిజం కాదు కాబట్టి మొదటి విషయం ఏమిటంటే స్టాటిక్ టైమింగ్ విశ్లేషణలో ఇన్పుట్లు పరివర్తన చెందుతున్నప్పుడు లేదా స్థితిని మారుస్తున్నప్పుడు చెప్పడం ద్వారా ప్రాధమిక ఇన్పుట్లను ఉల్లేఖించాలి కాబట్టి ఈ ఉదాహరణలో మీరు చూస్తే ఇక్కడ మీరు దీనిని a b c హిస్తున్నారు ఈ ఇన్పుట్లను నేను ఈ 0 0 మరియు 0 6 లాగా చూపిస్తున్నాను ఇన్పుట్లలో సిగ్నల్ పరివర్తనాలు జరిగే సమయాన్ని ఇది సూచిస్తుంది మనం ఊహిస్తున్న మరికొన్ని విషయాలు ఉన్నాయి నేను లోపల చూపించిన ఈ ద్వారాల యొక్క కొన్ని జాప్యాన్ని మనము ఊహిస్తున్నాము X జాప్యం 1 2 2 మరియు 2 చూడండి కాబట్టి దీనిని గమనించండి మరియు ఈ రేఖాచిత్రం కూడా దీని జాప్యం 1 ఇది 2 ఇది 2 మరియు ఇది 2 ఈ రేఖాచిత్రంలో మనం ఉల్లేఖనం చేయడమే కాదు ఇంటర్ కనెక్షన్ వైర్ల జాప్యం కొన్ని యూనిట్లలో ఇది ఇలా 0 15 0 1 గా చూపబడుతోంది కాబట్టి నేను కూడా ఇలాంటి జాప్యాలను చూపిస్తున్నాను కాబట్టి ఈ జాప్యం 0 1 ఈ జాప్యం 0 15 ఇది 0 1 ఇది 0 2 ఇది x 2 ఇది 0 1 x 2 ఇది 0 3 ఇది 0 25 మరియు అవుట్పుట్ లైన్ జాప్యం 0 కాబట్టి ఇది మీ స్టాటిక్ టైమింగ్ విశ్లేషణ సాధనం యొక్క ఇన్పుట్ అవుతుంది కాబట్టి నేను దీనిని మాత్రమే పేర్కొనలేదు ఇన్పుట్ రాక సమయాలు 0 0 మరియు 0 6 లను కూడా పేర్కొంటాను కాబట్టి నేను ఇన్పుట్ రాక సమయాన్ని తెలుపుతాను గేట్ జాప్యాన్ని నేను పేర్కొంటాను వైర్ జాప్యాన్ని నేను పేర్కొంటాను ఇప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు మీరు ఇప్పటికే కొంత ప్లేస్మెంట్ చేసిన వైర్ జాప్యం యొక్క వాస్తవిక అంచనాను అందించవచ్చు కాబట్టి ఇప్పటికే ప్లేస్మెంట్ పూర్తయిందని భావించబడుతుంది మీరు ఈ స్టాటిక్ టైమింగ్ విశ్లేషణ చేస్తున్నందున ఇంటర్ కనెక్షన్ వైర్ జాప్యం యొక్క కొన్ని మంచి చర్యలు ఉన్నాయి ఇప్పుడు తదుపరి దశ దీనిని ప్రత్యక్ష ఎసిక్లిక్ గ్రాఫ్ వలె మోడల్ చేయడం కాబట్టి ఈ గ్రాఫ్ ప్రతి ఇన్పుట్ మరియు అవుట్పుట్ కోసం ఒక శీర్షాన్ని కలిగి ఉంటుంది మరియు ప్రతి లాజిక్ గేట్కు ఒక శీర్షాన్ని కలిగి ఉంటుంది కాబట్టి మీరు ప్రతి ఇన్పుట్లకు ఒక అంచు ఉండే డమ్మీ సోర్స్ నోడ్ లను పరిచయం చేస్తారు మరియు లాజిక్ గేట్ శీర్షాలు జాప్యం తో లేబుల్ చేయబడతాయి మరియు డైరెక్ట్డ్ అంచులు వైర్ జాప్యాన్ని సూచిస్తాయి కాబట్టి ఏమి జరుగుతుందో ఈ ఉదాహరణతో చూద్దాం ఈ సందర్భంలో మనం ప్రయత్నిద్దాం కాబట్టి ఇక్కడ ఇన్పుట్లు a b c కాబట్టి నేను బ్రాకెట్లో ఆలస్యాన్ని కూడా సూచిస్తున్నాను కాబట్టి ప్రాధమిక ఇన్పుట్లో జాప్యం లేదు ఇవి ప్రాధమిక ఇన్పుట్ మరియు నేను S అనే డమ్మీ వెర్టెక్స్ను ప్రవేశపెట్టాను S నుండి ప్రతి ప్రాధమిక ఇన్పుట్లకు ఒక అంచు ఉంటుంది కాబట్టి జాప్యం 0 0 మరియు 0 6 అని నేను ఊహిస్తున్నాను ఎందుకంటే 0 6 C వద్ద రాక సమయం మరియు b నుండి x కి ఒక అంచు ఉంటుంది ఇది 1 జాప్యం కలిగి ఉంటుంది మరియు ఈ బరువు 0 1 మరియు తరువాత మనకు 2 జాప్యం తో y ఉంది బరువు 0 1 తో ఇలాంటి అంచు ఉంది 0 1 ఇక్కడ నుండి ఒక అంచు ఉంది 0 15 బరువుతో కూడా అప్పుడు అదేవిధంగా మనకు z ఉంది X నుండి 2 తో మనకు ఒక అంచు 2 3 ఉంది మరియు C నుండి మీకు 0 1 వరకు అంచు ఉంది మరియు ఇక్కడ మీకు 2 జాప్యం తో గేట్ w ఉంది ఇది 0 25 ఇది 0 2 మరియు చివరకు జాప్యం లేని F పై అవుట్పుట్ కానీ ఈ ఇంటర్ కనెక్షన్ 0 2 కాబట్టి ఇది మీరు ఇచ్చిన గేట్ స్థాయి నెట్ జాబితా యొక్క డైరెక్ట్డ్ ఎసిక్లిక్ గ్రాఫ్ ప్రాతినిధ్యం కాబట్టి ఇచ్చిన గేట్ స్థాయి నెట్ జాబితా మరియు రాక సమయాల నుండి మీరు ఇలాంటి గ్రాఫ్ను సృష్టించండి ఇప్పుడు మీ స్టాటిక్ టైమింగ్ విశ్లేషణ మీ సాధనం ఈ గ్రాఫ్ ప్రాతినిధ్యంలో పని చేస్తుంది కాబట్టి చూద్దాం ఇక్కడ నేను ఈ గ్రాఫ్ను నేను గీసిన అదే గ్రాఫ్ను చూపిస్తాను మనము మొదట ఈ గ్రాఫ్ను నిర్మిస్తాము ఇప్పుడు ఈ గ్రాఫ్కు సంబంధించి మనము కొన్నిసార్లు లెక్కిస్తాము మొదటి విషయం అసలు రాక సమయం అంటారు నోడ్ యొక్క వాస్తవ రాక సమయం ఇది వాస్తవానికి ఈ గుర్తుకు చెందినది సరిగ్గా రావడం లేదు v కాపిటల్ V కి చెందినది కాబట్టి ఇచ్చిన V నోడ్ స్మాల్ v యొక్క రాక సమయం ఇది V యొక్క వాస్తవ రాక సమయం అని సూచించబడుతుంది ఇది గడియార చక్రం ప్రారంభం నుండి కొలిచే ఆ సమయంలో తాజా పరివర్తన సమయంగా నిర్వచించబడుతుంది కాబట్టి ఈ AAT నోడ్ v యొక్క అవుట్పుట్ వైపు రాక సమయాన్ని రికార్డ్ చేస్తుంది మీరు ఈ ఉదాహరణను చూసినట్లుగా మళ్ళీ ఈ ఉదాహరణను చూడండి కాబట్టి ఈ s ని చూద్దాం ఇది రాక వంటిది కాదు ఇది డమ్మీ నోడ్ కాబట్టి ఇక్కడకు వచ్చే సమయం 0 అని నేను అనుకుంటాను నేను ఈ విధంగా చూపిస్తున్నాను A ఒక పరివర్తన 0 సమయాల్లో జరుగుతుంది b సమయం 0 వద్ద జరుగుతుంది మరియు సి 0 6 సమయంలో జరుగుతుంది ఇది ఇప్పటికే ఇప్పుడు ఉంది మిగిలినవి చూద్దాం X కోసం x యొక్క జాప్యం 1 మరియు 0 సమయంలో ఉన్న ఇన్పుట్ b యొక్క జాప్యం 0 1 కాబట్టి ఇది 1 ప్లస్ 0 1 అవుతుంది 1 1 తర్వాత మాత్రమే x యొక్క అవుట్పుట్ అందుబాటులో ఉంటుంది కాబట్టి నేను దీన్ని 1 1 తో లేబుల్ చేసాను ఇప్పుడు నేను దీనిని 1 1 తో సమం చేసిన తర్వాత మీరు ఈ y ని చూడండి కాబట్టి 2 మార్గాలు ఉన్నాయి మనము రెండు మార్గాలను పరిగణించాలి మొదటి మార్గంలో ఇది 2 ప్లస్ 0 15 ఉంటుంది మరియు ఈ మార్గంలో ఇది 1 1 ప్లస్ 0 1 ప్లస్ 2 అవుతుంది అంటే ఇది పెద్దది మీరు పెద్ద సంఖ్య 3 2 ను రికార్డ్ చేస్తారు అదేవిధంగా z లో 2 మార్గాలు ఉన్నాయి ఒకటి 0 6 ప్లస్ 0 1 ప్లస్ 2 2 7 మరొక వైపు 1 ప్లస్ 1 0 3 2 అంటే 3 4 4 పెద్దది దానిని రికార్డ్ చేయండి ఇక్కడకు రండి మళ్ళీ 2 మార్గాలు ఉన్నాయి 3 2 ప్లస్ 0 2 ప్లస్ 2 లేదా 3 4 ప్లస్ 0 25 ప్లస్ 2 ఇది పెద్దది ఇది 5 65 అవుతుంది మరియు అవుట్పుట్ వైపు చివరకు ప్లస్ 0 2 ఇది 5 85 కాబట్టి ఆకుపచ్చ రంగులో నేను చూపించినది గేట్ జాప్యం మరియు వైర్ జాప్యాన్ని ఊహిస్తూ మీరు ప్రతి నోడ్ వద్ద సిగ్నల్ పరివర్తన యొక్క వాస్తవ రాక సమయాన్ని పొందుతున్నారు సర్క్యూట్ గుండా సింగిల్ పాస్ ద్వారా ఇది చేయవచ్చు కాబట్టి ఈ ప్రక్రియ యొక్క సంక్లిష్టత శీర్షాల సంఖ్య మరియు అంచుల సంఖ్య అవుతుంది సర్క్యూట్ పరిమాణంలో సరళం కంటే ఎక్కువ కాదు ఇది పెద్ద సర్క్యూట్ల కోసం కూడా చేయవచ్చు కాబట్టి మీరు పని చేసినదానిని ఈ రేఖాచిత్రంలో చూపించాం కాబట్టి నేను చెప్పినట్లుగా నీలిరంగులో చూపిన ఈ వాస్తవ రాక సమయ విలువలు ఇక్కడ ఈ రేఖాచిత్రంలో శీర్షాల సంఖ్య మరియు అంచుల సంఖ్యను లెక్కించవచ్చు ఎందుకంటే మనం ప్రతి శీర్షాన్ని సరిగ్గా ఒకసారి సందర్శించాలి ఈ ప్రక్రియలో మనం ప్రతి అంచుని కూడా దాటాలి సరిగ్గా ఒకసారి మాత్రమే మీరు మొదట టోపోలాజికల్ సార్టింగ్ అని చేస్తారు అప్పుడు ఎడమ నుండి కుడికి మీరు ప్రయాణించాలి ఈ సరళ సమయ సంక్లిష్టత కారణంగా స్టాటిక్ టైమింగ్ విశ్లేషణను మిలియన్ల గేట్లతో కూడిన చాలా పెద్ద సర్క్యూట్లకు చాలా సులభంగా ఉపయోగించవచ్చు కాబట్టి సమయ ఆలస్యాన్ని చాలా త్వరగా అంచనా వేయడానికి ఇది ఆకర్షణీయమైన సాధనంగా మారుతుంది అందులో కొన్ని సమయ ఉల్లంఘనలను అని నేను చెప్పగలను ఇప్పుడు మనము దీన్ని పూర్తి చేసిన తర్వాత ఒకసారి తిరిగి వెల్దాము కాబట్టి ఇది ఇది ఈ వాస్తవ రాక సమయం అధికారికంగా నిర్వచనం ఇలా ఉంటుంది నోడ్ v కోసం ఫ్యాన్ ఇన్ నోడ్ల సంఖ్య ఉంటే మీరు v యొక్క ఫ్యాన్ ఇన్ కు చెందినది అనుకుందాము కాబట్టి ప్రతి వాటిలో మీరు ఆ నోడ్ యొక్క వాస్తవ రాక సమయం మరియు వైర్ జాప్యం మనము సరిగ్గా చేసినదానిని గరిష్టంగా తీసుకుంటాము మీరు AAT ను లెక్కించే విధంగా ఇప్పుడు అవసరమైన రాక సమయం భిన్నంగా ఉంటుంది మరలా ఇది అవసరమైన రాక సమయం అంటే నా అవుట్పుట్ యొక్క అవసరమైన రాక సమయాన్ని వినియోగదారు పేర్కొన్నట్లు మీరు చూస్తారు అది నాకు కావలసిన కనీస జాప్యం కావాలి కాబట్టి ఆ విలువ నుండి నేను ట్రేస్ బ్యాక్ చేయగలను మరియు ఇతర నోడ్లకు అవసరమైన రాక సమయం ఏమిటో మీరు ఊహించవచ్చు AAT వాస్తవ రాక సమయాన్ని లెక్కించడానికి ఇన్పుట్ పరివర్తనాలు జరుగుతున్నట్లు మనము ఊహించాము మరియు అక్కడ నుండి మనము ఇతర నోడ్లోని పరివర్తనలను లెక్కిస్తున్నాము మరియు కనుగొంటాము కాని అవసరమైన రాక సమయం కోసం మనము రివర్స్ మార్గంలో చేస్తున్నాము అవుట్పుట్ వైపు నుండి మనము 5 యొక్క టైమ్ యూనిట్ వద్ద అవుట్పుట్ స్థిరంగా ఉండాలని కోరుకుంటున్నాను కాబట్టి మునుపటి దశలో అది స్థిరంగా ఉండాలి అందువల్ల మునుపటి దశలో అది స్థిరంగా ఉన్నప్పుడు RAT లాగా ఉన్నది కాబట్టి ఇచ్చిన నోడ్ వద్ద తాజా పరివర్తన తప్పక జరిగే సమయంగా మనము RAT ను నిర్వచించాము ఇచ్చిన గడియార చక్రంలో సర్క్యూట్ పనిచేయడానికి ఇది అవసరమైన డెడ్ లైన్ ఇప్పుడు ఇక్కడ ఒక విషయం మనం AAT ను లెక్కిస్తున్నప్పుడు మనము ఏమి చేస్తున్నాము ప్రతి శీర్ష V కోసం మనము ఇన్పుట్ ఫ్యాన్ ఇన్లను చూస్తున్నాము u u1 u2 u3 ఇలా అనుకుందాము కాబట్టి మీరు ఇక్కడ AAT విలువలను చూస్తారు మరియు జాప్యం కలిపి మీరు గరిష్టంగా తీసుకుంటారు కానీ మీరు అవసరమైన రాక సమయాన్ని లెక్కించేటప్పుడు మనము రివర్స్ వే చేస్తాము ప్రతి శీర్ష V కోసం మనం మరొక దిశ వైపు చూస్తున్నాము ఫ్యాన్ అవుట్ కనెక్షన్ ఉంటే కాబట్టి ఫ్యాన్ అవుట్ 3 గా ఉంది దీనిని u1 u2 మరియు u3 అని అందాము ఇప్పుడు ఇక్కడ అదేవిధంగా ఈ నోడ్లకు అవసరమైన రాక సమయం ఏమిటో మీరు చూస్తారు ఈ పంక్తుల ఆలస్యాన్ని మరియు ఈ గేట్ యొక్క జాప్యం తీసివేయండి కాబట్టి ఏ RAT విలువ పొందబడుతుందో ఇక్కడ వీటిలో కనిష్టం ఉంటుంది కాబట్టి అవసరమైన రాక సమయాన్ని లెక్కించడానికి మీరు కనిష్టాన్ని లెక్కించాలి ఎందుకంటే దాని ప్రకారం తొందరగా మీరు V ను సిద్ధం చేసుకోవాలి కానీ దీని కోసం మీరు గరిష్ట ఆలస్యాన్ని అంచనా వేస్తున్నారు మీరు గరిష్టంగా తీసుకోవాలి కాబట్టి నిర్వచనాన్ని మళ్ళీ చూస్తే అప్స్ట్రీమ్ ఇన్పుట్ నుండి బహుళ మార్గాల నుండి నిర్ణయించబడిన AAT వద్ద నేను ఇప్పుడే పేర్కొన్నదాన్ని మీరు చూడవచ్చు అంటే ఇది ఫాన్ ఇన్ వద్ద వస్తోంది కానీ RAT అనేది ఫాన్ అవుట్ వైపు బహుళ మార్గాల నుండి నిర్ణయించబడుతుంది దీనిని డౌన్ స్ట్రీమ్ అని పిలుస్తారు కాబట్టి RAT యొక్క వ్యక్తీకరణ ఇది మాత్రమే అవుట్పుట్ నోడ్ల యొక్క RAT విలువ నోడ్ యొక్క ఆలస్యాన్ని మైనస్ చేస్తుంది మరియు మీరు ఆ కనిష్టాన్ని తీసుకుంటారు కాబట్టి మనం పని చేయడానికి అదే ఉదాహరణ తీసుకుందాం కాబట్టి తుది నోడ్ యొక్క RAT విలువ 5 5 అని మనము అనుకుంటాము కాబట్టి నేను ఈ రేఖాచిత్రంలో ఊహిస్తున్నాను నేను RAT విలువ 5 5 అని ఊహిస్తున్నాను కాబట్టి ఎరుపు రంగులో మనము RAT ను గుర్తించాము అవసరమైన రాక సమయం కాబట్టి ఇతర నోడ్ల యొక్క RAT విలువను ఎలా లెక్కించవచ్చో చూద్దాం కాబట్టి మీరు ఇక్కడకు వచ్చినప్పుడు నేను ఇక్కడ నుండి ఏమి చేస్తున్నానో ఈ నోడ్ యొక్క బరువు 0 2 అని మనం చూస్తాము కాబట్టి అవుట్పుట్ వద్ద ఈ సిగ్నల్ 5 3 సమయంలో సిద్ధంగా ఉండాలి ప్రస్తుతం ఇక్కడ నుండి మీరు ఇక్కడకు వచ్చినప్పుడు మీరు చూస్తారు కాబట్టి అవుట్పుట్ వద్ద ఇది 5 3 గేట్ యొక్క జాప్యం 2 కాబట్టి ఇది 5 పాయింట్ ఇది 3 3 మరియు 0 కాబట్టి ఇక్కడ ఇది 3 1 వద్ద రావాలి అదేవిధంగా ఇక్కడ 5 3 మైనస్ 2 3 3 మైనస్ 0 25 3 కాబట్టి ఇక్కడ ఇది 3 05 అవుతుంది కాబట్టి ఈ విధంగా మీరు లెక్కిస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ నుండి మీరు ఇక్కడకు మైనస్ 1 3 3 మరియు ఈ 1 ఇది 2 అవుతుంది కానీ మరొక మార్గం ఉంది కాబట్టి మీరు రెండు మార్గాలలో చిన్నది లెక్కించండి కాబట్టి మీరు ఇలా లెక్కించండి కాబట్టి ఇది 3 1 మైనస్ 2 అవుతుంది ఇది 2 0 1 మైనస్ 0 1 3 పాయింట్ మైనస్ 2 ఇది 1 1 మైనస్ 1 నుండి 1 వరకు ఉంటుంది మరియు ఈ వైపు 3 05 మైనస్ 2 ఇది 1 05 మైనస్ 0 3 ఇది 0 75 అవుతుంది ఇది చిన్నది కాబట్టి ఇక్కడ విలువ 0 75 అవుతుంది ఈ చిన్న కనిష్ట విలువ అదేవిధంగా మీరు 3 2 మైనస్ 2 మైనస్ 0 15 ను కొనసాగిస్తే ఇది 0 95 అవుతుంది అదేవిధంగా ఇది మైనస్ 0 35 అవుతుంది ఇక్కడ ఒక విలువ నెగటివ్ గా మారుతోందని మీరు చూస్తున్నారు 0 75 మైనస్ 1 మైనస్ 0 1 మరియు ఇక్కడ ఇది 0 95 అవుతుంది చివరకు ఈ డమ్మీ నోడ్ వద్ద ఇది మైనస్ 0 35 ఇవి అవసరమైన రాక సమయాలు కాబట్టి ఇప్పుడు RAT RAT మైనస్ AAT నుండి AAT ను తీసివేయడం ద్వారా మందగింపును అంచనా వేయవచ్చని మనము ప్రస్తావించాము కాబట్టి నేను ఈ స్లాక్ గణనను ఇక్కడ చూపిస్తున్నాను ఇప్పుడు స్లైడ్కు తిరిగి వస్తున్నప్పుడు కాపిటల్ శీర్షాల సమూహానికి చెందిన ప్రతి శీర్షానికి అవసరం ఏమిటంటే వాస్తవ రాక సమయం అవసరమైన రాక సమయం కంటే ఎక్కువగా ఉండకూడదు కాబట్టి ప్రతి నోడ్ కోసం మనము మందగింపు వ్యత్యాసాన్ని లెక్కిస్తాము కాబట్టి స్లాక్ పాజిటివ్ గా ఉంటుంది స్లాక్ నెగటివ్ గా ఉంటుంది స్లాక్ పాజిటివ్ అంటే అంతా సరే మనము అడ్డంకిని ఉల్లంఘించడం లేదు కానీ అది ప్రతికూలంగా ఉంటే సమస్య ఉందని అర్థం కాబట్టి ప్రతికూల మందగింపుతో ఉన్న అన్ని మార్గాలు వాటిని క్లిష్టమైన మార్గాలుగా సూచిస్తారు ఇది క్లిష్టమైన మార్గాలు కాబట్టి మనం దానిని చాలా జాగ్రత్తగా చూడాలి మరియు దానిని సర్దుబాటు చేయడానికి ప్రయత్నించాలి మందగింపు మళ్ళీ 0 లేదా పాజిటివ్ గా మారుతుంది కాబట్టి ఏ మార్గంలో నెగటివ్ మందగింపు ఉందో ఆ మార్గం క్లిష్టమైననెగటివ్ గుర్తిస్తాము మిలియన్ల మార్గాలు ఉండవచ్చని మీరు చూస్తున్నందున డిజైనర్ ఇవి నా క్లిష్టమైన మార్గాలు అని చెప్పలేరు అది సాధ్యం కాదు కాబట్టి స్టాటిక్ టైమింగ్ విశ్లేషణ మీకు ఏ మార్గాలు క్లిష్టమైనవి మరియు సరైనవి కావు అని చెప్పే శీఘ్ర విధానం కాబట్టి ఈ రేఖాచిత్రం వాస్తవానికి సంగ్రహంగా చెప్పవచ్చు కాబట్టి నేను ఖచ్చితంగా పని చేసినది నీలిరంగులో ఉన్న ఈ రేఖాచిత్రంలో నేను అసలు రాక సమయాన్ని చూపిస్తున్నాను ఈ గోధుమ రంగులో నేను అవసరమైన రాక సమయాలను చూపిస్తున్నాను మరియు ఎరుపు రంగులో నేను స్లాక్లను చూపిస్తున్నాను ఇది AAT మైనస్ ఈ RAT మైనస్ AAT కాబట్టి a మరియు c ఈ 2 నోడ్లు కాకుండా మిగతా అన్ని నోడ్లు నెగటివ్ స్లాక్లను కలిగి ఉన్నాయని మీరు చూస్తారు కాబట్టి నా సర్క్యూట్లో నేను కొన్ని సర్దుబాట్లు చేయవలసి ఉంది తద్వారా ఈ నెగటివ్ స్లాక్స్ మళ్లీ పాజిటివ్ గా మారతాయి ఇది మనకు కావాలి కాని నా స్టాటిక్ టైమింగ్ విశ్లేషణ నాకు ఇటు వంటి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఈ రోజుల్లో మీరు చేస్తున్న ప్రస్తుత పద్ధతి ఏమిటంటే సిగ్నల్ పరివర్తనాలు మరియు జాప్యం మాత్రమే కాదు మనము వేర్వేరుగా పెరుగుదల సమయం మరియు పతనం సమయం జాప్యం కోసం చూస్తాము చివరి ఉపన్యాసంలో నేను ప్రస్తావించినట్లు మీరు చూస్తారు గేట్ యొక్క అవుట్పుట్లో సిగ్నల్ పరివర్తన జరుగుతున్నప్పుడల్లా వాస్తవానికి ఇది లోడ్ సామర్థ్యాన్ని నడుపుతుంది కాబట్టి ఇది పుల్ అప్ నెట్వర్క్ ద్వారా ఛార్జింగ్ లేదా పుల్ డౌన్ నెట్వర్క్ ద్వారా డిశ్చార్జ్ అవుతుంది ఇప్పుడు పుల్ అప్ మరియు పుల్ డౌన్ నెట్వర్క్ యొక్క ప్రతిఘటనలు భిన్నంగా ఉండవచ్చు అంటే వేర్వేరు పెరుగుదల సమయం మరియు పతనం సమయం కాబట్టి సిగ్నల్ 0 నుండి 1 కి వెళుతున్నప్పుడు మరియు 1 నుండి 0 కి వెళ్ళేటప్పుడు జాప్యం సమానంగా ఉండవలసిన అవసరం లేదు అవి కూడా భిన్నంగా ఉంటాయి కాబట్టి పెరుగుదల జాప్యం మరియు పతనం జాప్యాన్ని మీరు విడిగా పరిగణించాలి ఎందుకంటే గేట్లు రూపొందించబడిన విధానం గేట్లు మోడల్ చేయబడ్డ విధానం వలన ఆ జాప్యాలు కూడా భిన్నంగా ఉంటాయి కాబట్టి పెరుగుదల జాప్యం మరియు పతనం జాప్యాన్ని మీరు విడిగా పరిగణించాలి మేము ఇప్పుడు పరిగణించిన సాధారణ విశ్లేషణకు సిగ్నల్ ఇంటిగ్రేట్ పొడిగింపులను కూడా మీరు చేర్చవచ్చు అనగా పొరుగున ఉన్న వైర్ మారితే కొన్ని వైర్పై కలపగల సామర్థ్యం ఉంటుంది మరియు ఆ వైర్ కూడా కొన్ని అదనపు జాప్యాలను కలిగిస్తుంది కాబట్టి సాధారణంగా మీరు కొన్ని విండోలను ఉంచాలి అంటే పొరుగు ప్రాంతం ఏ తీగలు లేదా ఏ పంక్తులు ఒకదానికొకటి దగ్గరగా ఉన్నాయో తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించాలి కాబట్టి ఒక పంక్తిలో ఆ పరివర్తన మరొక పంక్తిలో ఆలస్యాన్ని ప్రభావితం చేస్తుంది మోడలింగ్ కూడా అవసరం స్టాటిస్టికల్ స్టాటిక్ టైమింగ్ అనాలిసిస్statistical static timing analysis అని కూడా పిలువబడే మరొక పద్ధతి అంటే నేను వైర్ మరియు గేట్ జాప్యంలో కొన్ని విలువలను పరిష్కరించడం లేదు కానీ నేను ఒక పరిధిని ఇస్తున్నాను నేను ఊహిస్తున్నాను ఇది యాదృచ్ఛిక వేరియబుల్ మరియు సంభావ్యత పంపిణీ ద్వారా వాటిని సూచిస్తుంది కాబట్టి సంభావ్యత ప్రకారం నేను జాప్యం మరియు ఈ స్లాక్లను లెక్కిస్తున్నాను కాబట్టి ఇది ఒక పరిధిని ఇస్తుంది వాస్తవానికి ఇది నాకు ఒక శ్రేణిని ఇవ్వగలదు కాబట్టి స్టాటిక్ టైమింగ్ విశ్లేషణను విస్తృతంగా చెప్పాలంటే చాలా ఉపయోగకరమైన సాధనం కానీ ఇది కొన్ని లోపాలతో ఉన్నది మొదటిది గడియారం ఉందని మనము అనుకుంటాము మరియు రిజిస్ట్రర్ ల జతలలో లేదా ఫ్లిప్ ఫ్లాప్ల మధ్య కాంబినేషన్ సర్క్యూట్ బ్లాక్లో టైమింగ్ విశ్లేషణను అమలు చేస్తాము కాబట్టి రూపకల్పనలో అసమకాలిక ఉప వ్యవస్థలు ఉంటే ఆ రూపకల్పనకు గడియారం అవసరం కాబట్టి మనము వారికి ఒక స్థితిని వర్తించలేము రెండవది మనము అన్ని మార్గాలను సమానంగా పరిగణించాము అంటే ఒక మార్గం యొక్క స్థిరమైన సున్నితత్వం ఉంది అని మనము తరువాత చూస్తాము కాబట్టి మనము చెబుతున్నది ఏమిటంటే మనము అన్ని మార్గాలను పరిగణనలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము మరియు RAT AAT ను లెక్కించడానికి ప్రయత్నిస్తున్నాము కొన్ని అడ్డంకులను సంతృప్తి పరుస్తున్నాము వాటిలో కొన్ని ఫాంటమ్ అడ్డంకులు కావచ్చు ఫాంటమ్ అంటే నిజమైనది కాదు అని ఇది ఎప్పటికీ జరగదు ఈ మార్గం చాలా పొడవుగా ఉందని మనము భావిస్తున్నాము నేను ఆప్టిమైజ్ చేయడానికి ప్రయత్నిస్తాను కాని ఆచరణలో ఏమి జరగవచ్చు సిగ్నల్ ఆ మార్గానికి ఎప్పటికీ ప్రవహించదు కాబట్టి మీరు ఆ మార్గాలను గుర్తించగలిగితే మనము వాటిని మన లెక్క నుండి వదిలివేయవచ్చు కాబట్టి మనం చేస్తున్న కొన్ని ప్రయత్నాలు వాస్తవానికి అవసరం లేదు కాబట్టి అలాంటివి 2 రకాలు ఉన్నాయి ఒకదానిని ఎప్పుడూ సక్రియం చేయని తప్పుడు మార్గాలు అంటారు మరియు కొన్ని మార్గాలు బహుళ చక్ర మార్గాలు కావచ్చు అంటే డిజైనర్ ఉద్దేశపూర్వకంగా 2 ఫ్లిప్ ఫ్లాప్ల మధ్య సిగ్నల్ పరివర్తనలకు 2 కాలాలు 2 గడియార కాలాలు ఒకటి అవసరం లేని విధంగా రూపకల్పన చేస్తారు వీటిని కొన్నిసార్లు బహుళ చక్ర మార్గాలు అంటారు కాబట్టి మా తదుపరి ఉపన్యాసంలో ఈ లోపాలతో కొన్నింటిని మరియు వాటిని ఎలా సరిదిద్దుకోవాలో చూద్దాం